కాబట్టి మనం తర్వాత ఏమి చేస్తాము అంటే ఒక సాధారణ చాలా చాలా సులభమైన హెర్ట్జ్ డైపోల్ అని పిలువబడే యాంటెన్నాను చూద్దాం ఇక్కడ ఈ J పదం చాలా సులభం సరే కాబట్టి ఈ వ్యుత్పన్నాల ప్రవాహంలో ఇది మనకు అభ్యాసాన్ని ఇస్తుంది తరువాత మేము కొంచెం ఆసక్తికరమైన సమస్యకు వస్తాము కాబట్టి నేను మాట్లాడుతున్న ఈ హెర్ట్జ్ డైపోల్ ఏమిటి ఇది చాలా చిన్న పరిమాణం కలిగిన యాంటెన్నా చాలా చాలా చిన్న పరిమాణం కాబట్టి దానిపై ఉన్న కరెంట్ స్పేస్ యొక్క ఫంక్షన్ కాదు కేవలం కొంత విలువ మాత్రమే అందుకే నేను 1 2 3 దశలను సులభంగా చేయగలను నేను నిజ జీవిత సమస్యలకు వెళ్లినప్పుడు యాంటెన్నాలో కరెంట్ ఏమిటో నాకు తెలియదు కాబట్టి నేను మొదట కరెంట్ని పరిష్కరించాలి మరియు కనుగొనాలి ఆపై వీటిని పునరావృతం చేయాలి కాబట్టి అది ఇక్కడ జోడించబడిన దశ 0 మరియు ఇక్కడే గణన EM మాకు సహాయపడుతుంది కాబట్టి మేము మీ హెర్ట్జ్ డైపోల్ అయిన ఈ సరళమైన యాంటెన్నాను పరిశీలిస్తాము కాబట్టి ఇక్కడ A యొక్క మన నిర్వచనాన్ని తిరిగి చూద్దాం ఇది A యొక్క నిర్వచనం కాబట్టి ఇప్పుడు హెర్ట్జ్ డైపోల్ అంటే ఏమిటి ఇది నా కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్పుకుందాం మరియు నేను ఇక్కడ చాలా చిన్న వైర్ ఉంచుతాను మరియు దాని పరిమాణం Δz మరియు అది చాలా చిన్నది కాబట్టి అక్కడ కరెంట్ స్థిరంగా ఉంటుందని నేను చెప్పగలను అది ఫంక్షన్ స్పేస్ కాదు కాబట్టి Jxyz నేను xyz ఫంక్షన్గా ఈ కరెంట్ ఏమిటి అని అడగగలను కాబట్టి మనం దానిని ఏమని పిలవాలి దానిని మనం ఎలా వ్రాస్తాము నేను దానిని xyz ఫంక్షన్గా వ్రాయాలి కాబట్టి కొంచెం ఖచ్చితంగా చెప్పండి మరియు నేను కరెంట్ని ఎలా వ్రాస్తాను అంటే డెల్టా ఫంక్షన్లు ఉండాలి ఎందుకంటే ఇది చాలా చిన్నది కాబట్టి దీని యొక్క x ఆధారపడటం గురించి ఏమిటి ఇది xలో డెల్టాగా ఉంటుంది ఆపై yలో డెల్టా అవుతుంది కాబట్టి ఇది z లో డెల్టాగా ఉండదు ఎందుకంటే పాయింట్ ఉంటుంది కాబట్టి ఇది లైన్ కరెంట్ కాదు కాబట్టి ఇది Jxyz I δδz − Δ z2 z Δ z2 కోసం ఇది ఒక చిన్న చిన్న స్టెప్ ఫంక్షన్ లాగా ఉంటుంది కాబట్టి ఇది చాలా సన్నగా ఉందని చెప్పండి అనంతంగా సన్నగా మరియు ఒక దిశలో మాత్రమే కొంత పరిమిత కోణాన్ని కలిగి ఉంది ఇప్పుడు ఇది 3D సమస్య కాబట్టి నాకు 3D గ్రీన్ ఫంక్షన్ అవసరం కాబట్టి 3D లో నా గ్రీన్ ఫంక్షన్ ఏమిటి మీకు గుర్తుంది కాబట్టి ఇక్కడ నుండి నేను ఈ హెర్ట్జ్ డైపోల్ కి A అని వ్రాయగలను దానిని మనం J మరియు గ్రీన్ ఫంక్షన్ యొక్క కన్వల్యూషన్గా వ్రాసాము ఇప్పుడు ఈ కన్వల్యూషన్లో 3 ఇంటిగ్రల్స్ xyz ఉంటాయి x y పాప్ అవుట్ అవుతుంది నేను z తో మాత్రమే మిగిలి ఉంటాను కాబట్టి ఇది A zμ ∆z2∆z2Ie |jkr|4πR అవుతుంది G 3D rr′ 14πe jk|r r||r r| కాబట్టి ఈ పదాన్ని సులభతరం చేయడానికి సహేతుకమైన మార్గం ఏది ఈ Δz చాలా చిన్నది అని గుర్తుంచుకోండి అది హెర్ట్జ్ డైపోల్ గా మారుతుంది నేను ఇక్కడ ఏమి ఉజ్జాయింపు చేయగలను R ఇక్కడ గుర్తుంచుకోండి |r − r′| విద్యార్థి టేలర్ ఉజ్జాయింపు టేలర్ ఉజ్జాయింపు దాని కంటే చాలా సరళమైనది కాబట్టి r అంటే ఏమిటి కాబట్టి మీరు ఈ దూరాన్ని ఈ దూరాలు కన్వల్యూషన్లో చూస్తున్నారు విద్యార్థి స్థిరమైన r స్థిరాంకం దీన్ని సుమారుగా r′ r చేద్దాం కాబట్టి నేను ఊహించగలను విద్యార్థి స్థిరాంకం స్థిరాంకం ఉండనివ్వండి A zμIΔze jkr|4πR A zμIΔze jkr|4πR కాబట్టి ఇక్కడ అన్నీ స్థిరంగా ఉన్నాయి అవును నేను ఇప్పుడు అన్నీ కరెక్ట్ అని అనుకుంటున్నాను r |r| కాబట్టి నేను చేయవలసిన తదుపరి ఆలోచన కనుక్కోవాలి వెనక్కి తిరిగి చూడండి ఇక్కడ నేను ఉన్న స్టెప్స్ వద్ద ఇప్పుడు నా J ఉంది అంటే నేను నా J కలిగి ఉన్నాను నా G కలిగి ఉన్నాను నేను Aని లెక్కించాను తదుపరి దశ గణించబడుతుందా H కాబట్టి H కోసం నేను ఉపయోగించే సంబంధం ఏమిటి1μA విద్యార్థి కాబట్టి కాబట్టి మనం దీన్ని స్టెప్ 2 అని పిలవవచ్చు ఇప్పుడు మీరు మీ కోఆర్డినేట్ సిస్టమ్ను మీ ప్రయోజనం కోసం ఉపయోగించాలి దీన్ని చేయడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి మరియు దీన్ని చేయడానికి చాలా క్లిష్టమైన మార్గాలు ఉన్నాయి మరియు లిటరేచర్ లో కూడా మేము సంక్లిష్టమైన మరియు సరళమైన మార్గాలను కనుగొంటాము కాబట్టి మేము దీన్ని చేయడానికి ఒక ఎలిగాంట్ వేవ్ తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు కర్ల్ మీరు దీన్ని చేయాలనుకుంటున్న కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏమిటి గోళాకారం అంటే మీరు దీన్ని ఏమి చేయాలనుకుంటున్నారో అది మీరు దీన్ని r లా x2 y2 z2 వ్రాయవచ్చు కార్టీసియన్ లో చేస్తే చాలా ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మనం నిజంగా కర్ల్ తీసుకునే ముందు ఇక్కడ కొన్ని సాధారణ విధమైన పనులను చేద్దాం కాబట్టి H1μA 1μ1μAz z Azz 1μ ఇది వెక్టార్ కాలిక్యులస్ గుర్తింపు లాంటిది ఉత్పత్తి నియమం కాబట్టి గోళాకార కోఆర్డినేట్లలో కర్ల్ తీసుకోవడానికి బదులుగా ఈ సరళమైన మార్పు ద్వారా నేను వాస్తవానికి ఏమి తీసుకోవాలి కేవలం ప్రవణత మాత్రమే సరిగ్గా వంకరగా లెక్కించడం చాలా సులభం కాబట్టి అది ఎలా పని చేస్తుందో చూద్దాం ఇప్పుడు ఇది గోళాకార కోఆర్డినేట్లలో ప్రవణత కూడా కాబట్టి దానిని వ్రాసుకుందాం H 1μAzzIz4π∂z r z Iz4π jkr 1 r2e jkrr z ఇప్పుడు ఇక్కడ ఏమి అడుగుతున్నారు rˆ× zˆ నేను ఏమి పొందుతాను విద్యార్థి మొదట కాబట్టి ఇది rsin θ క్రాస్ ప్రోడక్ట్ మరియు డైరెక్షన్ చాలా ముఖ్యమైనది గోళాకార కో ఆర్డినేట్లు r ϕ θ సరైనవి మీకు ఉన్నాయి కాబట్టి మీ మార్గం ఏది ఏ మూడో మార్గంలో ఉంటుంది ϕ బోర్డ్లోకి లేదా బోర్డ్కి అవతల కాబట్టి rˆ × zˆ ఇది ఎల్లప్పుడూ ఎక్కడ చూపుతుంది −ϕ సరియైనదా మీకు తెలుసు పరిమాణం sin θ సరైనదని కాబట్టి rˆ × zˆ − sin θϕ ˆ కాబట్టి ఈ అయస్కాంత క్షేత్రం HIz4πjkr 1 r2 sin θϕ ˆ కాబట్టి మనకు లభించిన కారణం దీనిని పొందడానికి నేను చాలా ప్రయత్నం చేయాలా లేదు మరియు కారణం మీరు ఈ తెలివైన ఎంపికలు చేసినందున ఇక్కడ నేను గోళాకార కో ఆర్డినేట్లలో కర్ల్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నానని మీకు తెలుసు కాబట్టి నేను ఇంకా చాలా బీజగణితాన్ని చేయాల్సి ఉంటుంది ఇది స్థిరాంకం యొక్క 0 కర్ల్ కాబట్టి ఉదాహరణకు మీరు బాలనీస్ దీన్ని చేసే విధానాన్ని చూస్తే అతను మరికొన్ని అడుగులు వేస్తాడు ఎందుకంటే అది తెలివైన కోఆర్డినేట్ సిస్టమ్లో లేదు కానీ దీనికి ఇతర రచయిత ఇతర పుస్తకం అతను ఈ చక్కటి మార్గంలో చేశాడు కాబట్టి కేవలం జ్యామితి ద్వారా మీరు ఈ H ఎల్లప్పుడూ ϕ లో చూపుతున్నట్లు చూడవచ్చు కాబట్టి ఒకసారి నేను H పొందాను నేను పూర్తి చేశాను నేను నా విద్యుత్ క్షేత్రాన్ని ఎలా పొందగలను దేనిని తీసుకోవడం ద్వారా విద్యార్థి కర్ల్ కర్ల్ సరే కాబట్టి నేను కేవలం కర్ల్ రిలేషన్ ద్వారా ఇక్కడ నుండి E ని పొందగలను కాబట్టి మేము ఈ ఉత్పన్నాన్ని తదుపరి మాడ్యూల్లో పూర్తి చేస్తాము కాబట్టి చివరిగా నేను మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను ఈ అయస్కాంత క్షేత్రంలో రెండు వేర్వేరు భాగాలు ఉన్నాయి ఒకటి 1r2 డిపెండెన్స్ మరియు మరొకటి 1r డిపెండెన్స్ నేను వస్తువు నుండి చాలా దూరంగా వెళితే ఏ పదం ఆధిపత్యం చెలాయిస్తుంది విద్యార్థి r మాత్రమే విద్యార్థి ఆర్ 1r ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి ఇది ఇంకా ఉత్పన్నం కాకుండానే నేను మీకు చెప్పగలను విద్యుత్ క్షేత్రానికి కూడా అదే జరుగుతుంది ద్విధ్రువానికి దూరంగా ఉన్న ఫీల్డ్ 1r పదంతో ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి మీరు 9వ తరగతి నుండి నేర్చుకున్న దానితో ఇది విరుద్ధంగా ఉందా నేను పాయింట్ ఛార్జ్ తీసుకుంటే దానికి దూరంగా ఉన్న విద్యుత్ క్షేత్రం ఏమిటో కూలంబ్ చట్టం చెబుతుంది 1r 2 1r3 డైపోల్ కోసం అవును కానీ ఇక్కడ మనం విద్యుదయస్కాంత క్షేత్రాలు 1r దూరంగా హెర్ట్జ్ డైపోల్ అయిన యాంటెన్నా యొక్క ఈ అతి చిన్న బిల్డింగ్ బ్లాక్ నుండి నాకు 1r ఇస్తుంది కాబట్టి సుదూర ఫీల్డ్లు 1r రూపంలో ఉంటాయి మనం ఇక్కడకు వెళ్లినప్పుడు ఇది చాలా ముఖ్యమైనది మరియు ఏదైనా యాంటెన్నాకు ఇది నిజం ఏదైనా విచిత్రమైన ఆకారపు యాంటెన్నా దాని నుండి చాలా దూరంగా వెళుతుంది ఫీల్డ్లు 1r కలిగి ఉంటాయి